ఇంట్రడక్షన్ టు ఫొనెటిక్స్ అండ్ స్పీచ్ సౌండ్స్ పార్ట్ 2 హాయ్ అందరికీ నమస్కారం అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలోజికల్ అప్రోచ్ అనే ఈ NPTEL కోర్సుకు స్వాగతం ఇవి మూడు వేర్వేరు డొమైన్లు లేదా ఆంగ్ల హల్లుల పరిమాణాలు అని మనము ఇప్పుడే తెలుసుకున్నాము కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేస్తాను అంటే ప్రతి ధ్వనిని మరియు దాని సంబంధిత పదాన్ని మీకు తెలియజేస్తాను కాబట్టి నేను ప్రారంభ లేదా చివరి ధ్వనుల గురించి మాట్లాడబోతున్నానని గుర్తుంచుకోండి కాబట్టి నేను పాట్ లో ప అనే శబ్దాన్ని చెబితే అది ప్రారంభ ధ్వని కాబట్టి జాబితా ఇక్కడ వ్రాయబడింది ముందుగా దాన్ని తనిఖీ చేయండి ప్రతి ఫోనెమ్ కి సంబంధిత పదం ఉంటుంది మరియు నేను ఏ ధ్వనిని సూచిస్తానో మీకు చెప్తాను అది పాట్ అయినప్పుడు ప్రారంభ ధ్వని ప బ్యాట్ ప్రారంభ ధ్వని బ సరేనా కాబట్టి మనము దానిని అనుసరించబోతున్నాము మొదట పాట్లో ఫోనెమ్ ప బాట్లో బా ట్యాప్ లో టా డాగ్ లో డా కిల్ లో కా గో లో గ ఫ్యాన్ లో ఫ వ్యాన్ లో వ థింక్ లో థ దట్ లో ద సోప్ లో స బజ్ లో జా అనేది చివరి ధ్వని సరేనా కాబట్టి sa వరకు అవన్నీ ప్రారంభ శబ్దాలు మీరు బజ్లో ఉన్నట్లుగా జ్ సౌండ్ని తనిఖీ చేస్తే అదే చివరి ధ్వని అప్పుడు షౌట్ లో ష అనేది మళ్ళీ ప్రారంభ ధ్వని జ అనేది ప్లెజర్ పదం లోని మధ్య ధ్వని లేదా పదం మధ్యస్థ ధ్వని మళ్ళీ హ్యాట్ లో హా అనునది ప్రారంభ ధ్వని ఈ ఎడమవైపు చైర్ లో చ ఉన్నట్లుగా జంప్ లో జ మ్యాప్ లో మ నాప్ లో న ఉన్నట్లుగా అవన్నీ పద ప్రారంభ శబ్దాలు అప్పుడు మనకు మూడవ నాసికా ధ్వని ఉంది సింగ్ లో న్గ్ అనునది చివరి ధ్వని మీరు సింగ్ అనే పదాన్ని ఉచ్చరించినప్పుడు చివరి ధ్వని ఇంగ్ సౌండ్ అవుతుంది ఆ తర్వాత లైట్ లో లా రన్ లో రా మరియు వరల్డ్ లో వా చివరగా యస్ లో యస్ కాబట్టి ఇవి ఒక్కో ఫోనోమ్స్ కోసం నేను ఇచ్చిన ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే కానీ జాబితా దీనికి పరిమితం కాలేదు మీరు ఎల్లప్పుడూ మరిన్ని కనుగొనవచ్చు మరియు అసైన్మెంట్ లకు అటువంటి పదాల యొక్క ప్రారంభ మధ్యస్థ మరియు చివరి శబ్దాల ఆధారంగా ప్రశ్నలు ఉండవచ్చు సరేనా ఈ సమాచారంతో నేను మిమ్మల్ని అచ్చులకు తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను ఇప్పటికే దానితో చర్చించినట్లు మీరు సులభంగా కనుగొనగలిగేవి ఇవి కాబట్టి స్టాప్లు ఎలా ఉత్పత్తి చేయబడతాయి ఫ్రికేటివ్ లు ఎలా ఉత్పత్తి చేయబడతాయి అఫ్రికేట్ లు ఎలా ఉత్పత్తి చేయబడతాయి నాసిల్స్ లిక్విడ్లు మరియు గ్లైడ్ లు ఎలా ఉత్పత్తి అవుతాయి అనే సమాచారం గురించి మీరు ఇప్పటికే దానిని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆంగ్లంలో ప్రసంగ శబ్దాలు లేదా అచ్చు శబ్దాలను చూద్దాం మీరు వర్గీకరణ లేదా విభజనను జాగ్రత్తగా చూసినట్లయితే మనము 20 అచ్చు శబ్దాలను కలిగి ఉన్నాము మరియు 20 అచ్చు శబ్దాలలో 12 స్వచ్ఛమైన అచ్చులు మరియు వాటిలో 8 డిఫ్థాంగ్లు ఉన్నాయి మరియు డిఫ్థాంగ్ లు ఏమిటి డిఫ్థాంగ్లు ప్రధానంగా రెండు అచ్చుల సమ్మేళనాన్ని మనం డిఫ్థాంగ్ అని పిలుస్తాము కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే ముందుగా 12 స్వచ్ఛమైన అచ్చులతో దాన్ని తనిఖీ చేస్తాను ఈ 12 స్వచ్ఛమైన అచ్చులలో మీకు వాటిలో కొన్ని దీర్ఘ శబ్దాలు లేదా దీర్ఘ అచ్చులు ఉంటాయి వాటిలో కొన్ని చిన్న అచ్చులు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కలిగి ఉన్న ట్రిక్ లేదా ప్రాథమిక ట్రిక్ ఏమిటంటే ఇక్కడ ఇవ్వబడిన చిహ్నాలను చూడండి ఇవి అచ్చులకు ఉపయోగించే చిహ్నాలు కాబట్టి ఏదైనా గుర్తు తర్వాత ఈ రకమైన రెండు చుక్కలను కలిగి ఉంటే అది దీర్ఘ అచ్చు అని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఉచ్చారణలో లేదా మీరు ఎలా ఉచ్చరించాలో లేదా మీరు ఈ శబ్దాలను ఎలా ఉచ్చరించాలో మీకు సహాయం చేస్తాను కాబట్టి మొదటిది షీప్ లో ఈ వంటిది కాబట్టి షీప్ అనే పదం యొక్క అండర్లైన్ చేయబడిన భాగం దీర్ఘ అచ్చు ఈ కి అనుగుణంగా ఉంటుంది రెండవది షిప్ లో ఇ ఉన్నట్లు కాబట్టి షీప్ ను షిప్ తో పోల్చండి కాబట్టి షీప్ అయినప్పుడు దీర్ఘ అచ్చు ఉంటుంది అది షిప్ అయినప్పుడు చిన్న అచ్చు ఉంటుంది తర్వాత రెండు అచ్చు శబ్దాలు ఒకటి యు మరొకటి ఊ కాబట్టి గుడ్ లో ఉ లాగ అన్నమాట కాబట్టి అది గుడ్ అని ఉచ్చరించినపుడు అది చిన్న అచ్చు ఉ కు అనుగుణంగా ఉంటుంది అదే షూట్ అని ఉచ్చరించినపుడు అది దీర్ఘ అచ్చు ఊ అవుతుంది మరియు ఈ పెద్దప్రేగు వంటి నిర్మాణం ఉందని గుర్తుంచుకోండి ఇవి పొడవైనవి అని గుర్తుంచుకోవడానికి మీకు సహాయపడతాయి అప్పుడు మనకు బెడ్ లేదా పెట్ లో ఇ వలే ఉంది కాబట్టి మధ్య శబ్దం స్పష్టంగా మరియు అవగాహన కోసం ఇక్కడ ఇప్పటికే అండర్లైన్ చేయబడింది మీరు దానిని సులభంగా అనుసరించవచ్చు కాబట్టి ఇది బెడ్ లో లేదా టీచర్ లో ఏ వలే ఉంది కాబట్టి చివరిదానిలో సాధారణంగా r మీకు ఆర్థోగ్రాఫిక్ ప్రాతినిధ్యం లేదా చాలా జర్మన్ భాషలలో నిశ్శబ్దంగా ఉండే అక్షరం r చాలా సందర్భాలలో ఖచ్చితంగా ఆంగ్లంలో ఉంటుంది కాబట్టి అది టీచర్ కాబట్టి చివరి శబ్దం చిన్న అచ్చు అవుతుంది అప్పుడు మనకు బర్ద్ ఉంది అది బర్ద్ లో వలె పొడవైనది అప్పుడు మనకు డోర్ లో ఓ అనే పొడవైన ధ్వని ఉంది అప్పుడు మనకు బర్ద్ మరియు డోర్ రెండూ ఉన్నాయి ఈ రెండు సందర్భాల్లోనూ ఈ పెద్ద గా వున్నటువంటి వాటిని మీరు చూస్తారు అప్పుడు మీకు క్యాట్ లో మరియు బ్యాట్ లో యా ఉంది అప్పుడు మనకు అలాంటి కప్ ఉంది అప్పుడు మనకు అ అనే శబ్దం ఉంటుంది ఇది చాలా చిన్న శబ్దం కార్ అనే పదంలో ఇక్కడ నోరు చాలా వెడల్పుగా తెరిచి పలకాలి అప్పుడు ఆ అనే అచ్చు ఆన్ లో ఉంది బుక్ ఆన్ ది టేబుల్ లో ఆ అనే అచ్చు ఉంది కాబట్టి నేను దీని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడబోతున్నాను ఎందుకంటే చివరికి మనము ఫోనోలాజికల్ టైపోలాజీకి వెళ్తాము అయితే ఇది ఆంగ్ల అచ్చు శబ్దాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఈ భాష గురించి చాలా ఉదాహరణలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది 12 అచ్చుల జాబితా వాటిలో 5 పొడవైనవి వీటిని మీరు ఇక్కడ రెండు చుక్కల వంటి వాటితో తనిఖీ చేయవచ్చు మిగిలినవి చిన్నవి ఆపై సంబంధిత పదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి అండర్లైన్ చేయబడిన విభాగం గుర్తులతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి దయచేసి పట్టికను జాగ్రత్తగా తనిఖీ చేయండి ఆపై మీరు దీన్ని ఏ సమయంలోనైనా అర్థం చేసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అప్పుడు మనకు ఈ 12 అచ్చులతో పాటు మనకు 8 డిఫ్థాంగ్లు కూడా ఉన్నాయి మరియు నేను ప్రధానంగా రెండు వేర్వేరు అచ్చుల కలయికతో కూడిన డిఫ్థాంగ్లను చెప్పినప్పుడు సరిగ్గా సరిపోతాయి కాబట్టి నన్ను చదవనివ్వండి మొదటిది ia కాబట్టి అది ఇక్కడ ఉన్నప్పుడు దయచేసి ఇక్కడికి రండి కాబట్టి i మరియు a అనునవి కలిసి ఉన్నాయి సాధారణంగా అవి ఒక అక్షరంలో కనిపించినప్పుడు మాత్రమే మీరు దానిని లేదా డిఫ్తాంగ్ అని పిలుస్తారు అని గుర్తుంచుకోండి అక్షరాలు వేర్వేరుగా ఉంటే అవి ఇకపై డిఫ్తాంగ్ లుగా పరిగణించబడవు అవి వ్యక్తిగత మోనోఫ్థాంగ్లుగా లేదా స్వచ్ఛమైన అచ్చులు గా పరిగణించబడతాయి కానీ అవి ఒక అక్షరంలో సంభవించినట్లయితే మాత్రమే దానిని డిఫ్థాంగ్ అని అంటారు కాబట్టి ఇవి ఆంగ్లంలో సాధ్యమయ్యే 8 డిఫ్థాంగ్లు కాబట్టి టూరిస్ట్ పూర్ వంటి వాటిలో ఉండే ia ua డిఫ్తాంగ్ లు అప్పుడు హెయిర్ లో ఉండే ea వలె వెయిట్ లో ఉండే ei వలే బాయ్లో oi వలె మై లో ai వలే షో లో au వలే మరియు కౌ లో au వలె మొదలైనవి డిఫ్తాంగ్ లు కాబట్టి ఇవి చిహ్నాలు మరియు వాటికి సంబంధించిన పదాలు దయచేసి అండర్లైన్ చేసిన అంశాలను తనిఖీ చేయండి శబ్దాలు లేదా రెండు అక్షరాలు వాస్తవానికి ఆ ధ్వనికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఇవి ఆంగ్ల అచ్చు శబ్దాలలో భాగమైన 8 డిఫ్థాంగ్లు మనము వాటిని డిఫ్థాంగ్ అని ఎందుకు పిలుస్తాము నేను ఇంతకు ముందే పేర్కొన్నాను ఒక అక్షరంలో రెండు స్వచ్ఛమైన అచ్చుల కలయిక అది మరింత ముఖ్యమైనది ఆపై ఇవి 12 స్వచ్ఛమైన అచ్చు శబ్దాలు కాబట్టి దీనితో పాటు మనము కలిగి ఉన్న విభజనను మీకు గుర్తుంచుకుంటే మొత్తం 44 శబ్దాలను ఏకీకృతం చేసి క్రమబద్ధీకరించడం చేశారు మరియు దానిపై చర్చనే ఇది సరేనా కాబట్టి ఇప్పుడు విస్తృత కోణంలో ఫోనోమ్స్ లేదా ఫోనాలజీ గురించి మరొక ఆసక్తికరమైన విషయం కాబట్టి మన చేతిలో ఉన్న అలోఫోన్ల వంటి నిర్దిష్ట పరిభాష సాంకేతికతను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనము అలోఫోన్లను అర్థం చేసుకునేంత వరకు ఫోనెటిక్ టైపోలాజీ లేదా ఫోనోలాజికల్ టైపోలాజీ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం కొంత కష్టమే కాబట్టి అలోఫోన్ అంటే ఏమిటో చూద్దాం అలోఫోన్లు కొన్ని ఫోనోమ్స్ యొక్క వైవిధ్యాలు సరేనా ఒక పదంలోని వివిధ భాగాలలో రెండు రకాలుగా సంభవించినప్పుడు ఒక ఫోనోమ్ ని రెండు రకాలుగా సూచించగలిగితే వాటిని అలోఫోన్లు అంటారు కాబట్టి మనము దీన్ని అలోఫోన్ లు అని ఎందుకు పిలుస్తాము వైవిధ్యాల కారణంగా అవి చాలా విభిన్నమైన ఉచ్చారణ మరియు ధ్వని లక్షణాలను కూడా కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి కాబట్టి అవి ఎలా ఉత్పత్తి చేయబడతాయి మరియు అవి ఎక్కడ ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి మీరు ఈ సెషన్ కోసం అలోఫోన్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి ఆంగ్లంలో మనం అలోఫోన్లను ఎలా కనుగొనబోతున్నామో చూద్దాం మరియు మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను టా అనే ఫోనోమ్ ని వ్రాసినట్లు మరియు ఇక్కడ మనకు టా మరియు థ ఉన్నాయి కాబట్టి ఒకదానిని ఆస్పిరేటెడ్ అని పిలుస్తారు ఈ టా నాన్ ఆస్పిరేటెడ్ మరియు ఈ థ ఆస్పిరేటెడ్ అవుతుంది సరేనా కాబట్టి ఈ టా మరియు థా అనునవి ఒకే ఫోనోమ్ టా యొక్క అలోఫోన్లు కాబట్టి ట తా కాబట్టి మీరు ట అని చెప్పినప్పుడు అది నాన్ ఆస్పిరేటెడ్ మీరు థా అని చెప్పినప్పుడు అది ఆస్పిరేటెడ్ అవుతుంది మనం ఉచ్చారణను దాని పైభాగంతో పోల్చి చూద్దాం కాబట్టి ఇది టీచర్ లోని t నేను భారతీయ ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి అయినందున నేను సాధారణంగా ఆస్పిరేటెడ్ మరియు నాన్ ఆస్పిరేటెడ్ విషయాలలో వైవిధ్యాలను కలిగి ఉండను అయితే నాకు సిద్ధాంతాల గురించి తెలుసు కానీ ఆచరణలో నాకు సాధారణంగా ఈ వ్యత్యాసం లేదు ఎందుకంటే నా ప్రసంగ అవయవాలు మాట్లాడటానికి శిక్షణ పొందాయి ఆ కోణంలో ఇండియన్ ఇంగ్లీష్ ఉంటుంది అందుకే నేను ట మరియు థ వంటి శబ్దాలను ఉచ్చరించేటప్పుడు చాలా స్పష్టమైన వ్యత్యాసాలను చూపనందుకు దయచేసి నన్ను క్షమించండి కానీ ఒకటి బ్రిటీష్ ఇంగ్లీష్ లేదా అమెరికన్ ఇంగ్లీష్ లేదా ఏదైనా ఇంగ్లీషులో ఇది ఉందని గుర్తుంచుకోండి ఆస్పిరేటెడ్ ట క్షమించండి నాన్ ఆస్పిరేటెడ్ ట మరియు ఆస్పిరేటెడ్ థా మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది కాబట్టి ఇవి టాప్ స్టాప్ మెటల్ మరియు రైట్ వంటి పదాల ఉచ్చారణను వినడానికి ప్రయత్నించండి మీరు మెటల్ మరియు రైట్ వంటి పదాలు నాన్ ఆస్పిరేటెడ్ అని చూస్తారు మరియు స్టాప్ అనునది ఆస్పిరేటెడ్ అవుతుంది కాబట్టి ఏది ఆస్పిరేటెడ్ అవుతుందో మరియు ఏది నాన్ ఆస్పిరేటెడ్ అవుతుందో ఎలా గుర్తించాలి మళ్లీ అదే ఫార్ములా అనగా మీ అరచేతిని మీ నోటి ముందు ఉంచి ట మరియు థ ట థ వంటి శబ్దాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించండి కాబట్టి మీరు గాలిని బయటకు విసిరేటప్పుడు గాలి పీడనం ఎక్కువగా ఉందని మీరు భావిస్తే మీరు ఎక్కువ గాలిని వదులుతున్నారని మీరు భావిస్తే అది ఆస్పిరేటెడ్ అవుతుంది తక్కువ గాలి ఉంటే అది నాన్ ఆస్పిరేటెడ్ వెర్షన్గా ఉంటుంది అదేవిధంగా క ఖ మరియు ప ఫా వంటివి కాబట్టి ఇది ఆస్పిరేటెడ్ మరియు నాన్ ఆస్పిరేటెడ్ వెర్షన్లను కూడా కలిగి ఉంది నా సూచన ఏమిటంటే మీరు దీనిని మీ భాష కోసం అలాగే ఆంగ్లంలో ప్రయత్నించాలి కాబట్టి ఆంగ్లంలో అలోఫోనిక్ వైవిధ్యాలు ఉన్న వివిధ ఫోనోమ్ లు ఏమిటో కనుగొనండి కాబట్టి మనకు ఉన్న ఫొనెటిక్ సరిహద్దును తనిఖీ చేయండి కాబట్టి ఇది స్లాంటింగ్ బార్లు ఇవి ఫోనెమిక్ సరిహద్దు కలిగివుంటాయి మరియు ఇది ఫోనోమ్ మరియు ఇవి అలోఫోన్లు కాబట్టి సరిహద్దులు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇవి పారంతసిస్ లు సరేనా లేదా పారంతసిస్ లు కాకుండా ఉండవచ్చు మీరు వీటిని స్క్వేర్ బ్రాకెట్లు అని పిలవవచ్చు కాబట్టి ఇవి స్లాష్లు మరియు ఇవి స్క్వేర్ బ్రాకెట్లు అవుతాయి సరేనా కాబట్టి ఒకటి ఫొనెటిక్ మరొకటి ఫోనెమిక్ సరేనా కాబట్టి ఫొనెటిక్ చిహ్నాలు ప్రత్యేక రకమైన బార్ను కలిగి ఉంటాయి మరియు ఫోనెమిక్ చిహ్నాలు ప్రత్యేక రకమైన బార్ను కలిగి ఉంటాయి సరేనా కాబట్టి మెటల్ మరియు రైట్ అనునవి ఆస్పిరేటెడ్ టాప్ స్టాప్ మొదలైనవి కూడా ఆస్పిరేటెడ్ అయి ఉండవచ్చు కాబట్టి అదే విధంగా క - ఖ మరియు త - థ ప మరియు ఫా తో ప్రయత్నించండి కాబట్టి మీరు ఆంగ్ల బాషా విషయంలో ఆస్పిరేటెడ్ మరియు నాన్ ఆస్పిరేటెడ్ వాటి మధ్య వ్యత్యాసాన్ని సులభంగా చూడవచ్చు మరియు మీ స్వంత భాషలో ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించాలని నా సూచన కాబట్టి మనము అలోఫోన్ అంటే ఏమిటో తెలుసుకున్నాము మరియు కనీసం ఆంగ్లంలో అయినా మనకు రెండు అలోఫోన్లు ఉన్నాయి ఇది మీ స్వంత భాషలో ఎలా పని చేస్తుందో ఆలోచించమని మీకు నా సూచన ఆ తర్వాత నేను సిలబుల్స్ అనే మరొక పదాన్ని పరిచయం చేస్తాను కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మొత్తం పదాన్ని కొన్నిసార్లు ఒకేసారి మాట్లాడము మీరు మాతృభాష తీసుకున్నప్పుడు మీ స్వంత భాషలో అక్షరాలను విభజించడం సహజంగా మీకు వస్తుంది నేను దాని గురించి చాలా క్లుప్తంగా మాట్లాడబోతున్నాను మరియు ఫోనెటిక్ టోపోలాజీ లేదా ఫోనోలాజికల్ టైపోలాజీని అర్థం చేసుకోవడం మనకు ఎలా ముఖ్యం మరియు నా భవిష్యత్ పాఠాలలో లేదా నా భవిష్యత్ ఉపన్యాసాలలో మీరు ఎదుర్కొనే పరిభాషలు ఏమిటి కాబట్టి సిలబుల్స్ అంటే ఏమిటి మొదటగా సిలబుల్ అంటే మీరు ఒకేసారి మాట్లాడే పదంలో ఒక భాగం మీరు పిక్చర్ అని చెప్పినప్పుడు మీరు పిక్ అని చెప్పిన తర్వాత చాలా క్లుప్తంగా విరామం తీసుకుంటున్నందున దానికి రెండు అక్షరాలు ఉన్నాయని అర్థం కాబట్టి మొదట సిలబుల్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సిలబుల్ అనేది మీరు మాట్లాడే పదం లేదా మీరు విరామం తీసుకోకుండా ఒకేసారి ఉచ్చరించే పదం సరిగ్గా అది సిలబుల్ వర్డ్ పిక్చర్ ఉందని మీరు చెప్పినప్పుడు నేను మీకు చాలా సులభమైన ఉదాహరణ ఇస్తాను మీరు పిక్చర్ అని చెప్పినప్పుడు మీరు మొత్తం అక్షరాల సెట్ను మాట్లాడటం లేదు మీరు ఫోనోమ్ లు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒకేసారి మాట్లాడటం లేదు బదులుగా మీరు పిక్ తర్వాత దాన్ని విరామం ఇచ్చి పలకడం చేస్తున్నారు కాబట్టి మీరు పిక్చర్ ను పిక్ చర్ అంటున్నారు కాబట్టి మీరు పిక్ తర్వాత ఈ క్లుప్త విరామంను తీసుకుంటున్నారు పదాన్ని ఇది రెండు సిలబుల్స్ గా విభజిస్తుంది కాబట్టి దీనిని బైసిలాబిక్ పదం అంటారు ఒక పదానికి రెండు సిలబుల్ లు ఉంటే అది బైసిలాబిక్ ఒక సిలబుల్ ఉంటే అది మోనోసిలాబిక్ దానికంటే ఎక్కువ మీరు చెప్పగలరు కాబట్టి ఇది పిక్చర్ అయినప్పుడు పిక్ అనేది మొదటి సిలబుల్ చర్ అనేది రెండవ సిలబుల్ కానీ బుక్ లాంటి పదం గురించి ఆలోచించండి మీరు బుక్ అని చెప్పినప్పుడు మీరు దానిని విభజించరు మీరు మొత్తం పదాన్ని ఒకేసారి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకే ఒక సిలబుల్ ఉంది కాబట్టి ఇది మోనోసిలాబిక్ మీరు ఆపినపుడు అది సిలబుల్ ని విడదీయబడుతుంది గుర్తుంచుకోండి కాబట్టి దానితో ఒక సిలబుల్ కి సంబంధించినంతవరకు మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్న ప్రాథమిక సమాచారం ఏమిటో మనము చర్చిద్దాము కాబట్టి ప్రతి సిలబుల్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది కాబట్టి నేను దానిని విడదీయనివ్వండి నేను ఇక్కడ ఒక విభజనను గీయబోతున్నాను మరియు నేను ఒక సిలబుల్ ఉందని చెప్పినప్పుడు మీరు ఎల్లప్పుడూ ఈ రకమైన వర్గీకరణను గుర్తుంచుకోవాలి కాబట్టి అది ఒక సిలబుల్ దానిని చెరిపివేసి సరిగ్గా వ్రాయనివ్వండి కాబట్టి ఇది ఒక సిలబుల్ కాబట్టి ఇది ఒక సిలబుల్ అయినప్పుడు అది రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది మరియు అది ఆన్సెట్ అని పిలువబడుతుంది మరియు ఇది రైమ్ అవుతుంది అది మీ సాహిత్యం లో ఉపయోగించే రైమ్ కాదు సరేనా కాబట్టి ఈ ప్రాసలో న్యూక్లియస్ ఉంటుంది అప్పుడు మీకు కోడా ఉంటుంది కాబట్టి ఈ కోడా ఈ సందర్భంలో ఈ న్యూక్లియస్ సాధారణంగా అచ్చు ధ్వనిని కలిగి ఉంటుంది ఆన్సెట్ సాధారణంగా హల్లుల ధ్వని లేదా పరిస్థితిని బట్టి శబ్దాలు అదేవిధంగా ధ్వని లేదా శబ్దాలు ఉంటాయి కోడాకు హల్లుల ధ్వని లేదా సరైన శబ్దాలు కూడా ఉంటాయి ఇది విభజన లేదా ఇది మీరు గుర్తుంచుకోవలసిన వర్గీకరణ కానీ మీరు దానిని అచ్చు శబ్దాలు అని పిలిచినప్పుడు అది ప్రధానంగా మన డిఫ్థాంగ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడి నుండి ఈ శబ్దాలను తొలగించబోతున్నాను కాబట్టి ఇది హల్లు ఇది అచ్చు మరియు ఇది హల్లు అంతేనా కాబట్టి మీరు గుర్తుంచుకోవలసిన అక్షర విభజన ఎలా ఉంది ఇది ఆన్సెట్ ని కలిగి ఉంటుంది ఆపై రైమ్ ఉంటుంది రైమ్ లో న్యూక్లియస్ మరియు కోడా ఉంటుంది కానీ అన్ని పదాలు హల్లులు కలిగి ఉండటం మరియు అన్ని శబ్దాలు కూడా కోడా కలిగి ఉండటం తప్పనిసరి కాదు క్షమించండి మనకు కూడా ఆన్సెట్ కోడ ఉంటుంది అయితే అచ్చులు తప్పనిసరిగా ఉండాలి ఆన్సెట్ అక్కడ ఉండవచ్చు అక్కడ ఉండకపోవచ్చు కోడా ఉండవచ్చు అక్కడ ఉండకపోవచ్చు కానీ ఏది తప్పనిసరి ఏది తప్పనిసరి అది మారేదోకాదు న్యూక్లియస్ తప్పనిసరైనది కాబట్టి ఇప్పుడు ఆన్సెట్ అంటే ఏమిటి న్యూక్లియస్ అంటే ఏమిటి మరియు కోడా అంటే ఏమిటి అని చూద్దాం కాబట్టి ఆన్సెట్ అనేది ప్రాథమిక మూలకం ఇది సాధారణంగా హల్లు న్యూక్లియస్ సాధారణంగా అచ్చును కలిగి ఉంటుంది మరియు కోడా అనేది ఏదైనా క్రింది హల్లు కాబట్టి మనం సిలబుల్ విభజనను సరిగ్గా చేసినప్పుడు మనం ఎలా గుర్తుంచుకుంటాము ఇప్పుడు మి లాంటి పదాలను చూద్దాం ఈ సందర్భంలో ఏమి లేదు రీకాల్ చేయడానికి ప్రయత్నించండి ఆన్సెట్ అనునది హల్లు అచ్చు అయిన నూక్లియస్ కోడా అది మళ్ళీ హల్లు కాబట్టి మీరు మి అని చెప్పినప్పుడు మొదటి ఫోనోమ్ ఏమిటి m రెండవ ఫోన్మే అంటే ఏమిటి e అంతేనా కాబట్టి ఈ సందర్భంలో ఏమి లేదు కోడా లేదు మనకు ఏ కోడా లేదు బదులుగా మనకు ఆన్సెట్ ఉంది మనకు న్యూక్లియస్ ఉంటుంది నో విషయంలో కూడా అదే జరుగుతుంది మీరు నో అని చెప్పినప్పుడు n అనేది హల్లు మరియు ఆన్సెట్ మరియు au అనునది నూక్లియస్ ఇంకా అచ్చు అవుతుంది ఇప్పుడు దీన్ని కప్ మరియు హ్యాట్ వంటి రెండు ఇతర పదాలతో పోల్చండి కాబట్టి మీరు కప్ అని చెప్పినప్పుడు మొదటి ధ్వని ఏమిటి ka రెండవ ధ్వని ఏమిటి a మూడవ ధ్వని ఏమిటి pa కాబట్టి ka ఆన్సెట్ అవుతుంది a న్యూక్లియస్ మరియు pa కోడా అవుతుంది అదేవిధంగా హ్యాట్ కాబట్టి మీరు హ్యాట్ అని చెప్పినప్పుడు ha ఆన్సెట్ అవుతుంది ae న్యూక్లియస్ మరియు ta సరిగ్గా కోడా అవుతుంది కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలని నేను కోరుకున్న చాలా సులభమైన సమాచారం మరియు మనము దాని గురించి మరింత వివరంగా తరువాత మాట్లాడుతాము ఈరోజు నేను పరిచయం చేయాలనుకున్న ఇతర సాంకేతిక పరిభాష హల్లుల క్లస్టర్ హల్లుల క్లస్టర్ అంటే ఏమిటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లుల వంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒక ఆన్సెట్ లేదా కోడా రూపంలో కలిసి వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి దానిని హల్లుల క్లస్టర్ అంటారు కాబట్టి ఇది ఏమిటి మనం దానిని చదువుదాం ఆన్సెట్ లో లేదా కోడాలో ఒకటి కంటే ఎక్కువ హల్లుల కలయికను మనం హల్లుల క్లస్టర్ అని పిలుస్తాము కాబట్టి మనము తదుపరి సెషన్లో సిలబుల్స్ ఆన్సెట్ న్యూక్లియస్ కోడా మరియు హల్లుల సమూహాల గురించి మరిన్ని ఉదాహరణలు మరియు మరిన్ని చర్చలను కలిగి ఉంటాము కాబట్టి దయచేసి ఇంగ్లీషులో అలాగే మీ స్వంత భాషలో మరిన్ని పదాల గురించి ఆలోచించండి మరియు ఫొనెటిక్స్ మరియు ఫోనాలజీలో ఈ రకమైన భావనలను చర్చించాలని నిర్ణయించుకోవడానికి ఇంకా తెలుసుకోవడానికి కొంత హోంవర్క్ చేయండి ధన్యవాదాలు మనము ఈ సమస్యల గురించి తదుపరి సెషన్లో మాట్లాడుతాము సరేనా